కంట్రోల్ సిస్టంల లో ఉపయోగించే వివిధ గ్రాఫికల్ మోడళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రాథమికంగా గ్రాఫికల్ మోడల్ అనేది సిస్టం ను చిత్రం రూపంలో రిప్రజెంట్ చేయడం తప్ప మరొకటి కాదు సాధారణంగా మనం రిప్రజెంటేషన్ కోసం లీనియర్ సిస్టంను మాత్రమే తీసుకుంటాము ఉదాహరణకు మీరు స్లైడ్ లో చూపిన బొమ్మను చూస్తే అది సిస్టం యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇది ఒక ఇన్పుట్ మరియు అవుట్పుట్ కలిగి ఉంటుంది మరియు వాటి మధ్యలో మీరు సిస్టం యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ కలిగి ఉన్నారు సాధారణంగా మనము రెండు వేర్వేరు రకాల గ్రాఫికల్ మోడళ్లను ఉపయోగిస్తాము ఒకటి బ్లాక్ డయాగ్రమ్ మరియు మరొకటి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇప్పుడు బ్లాక్ డయాగ్రమ్ అంటే ఏమిటో మొదట అర్థం చేసుకుందాం బ్లాక్ డయాగ్రమ్ అనేది కొన్ని ప్రాథమిక మ్యాథమెటికల్ ఆపరేషన్ల ను సూచించే చిహ్నాలను ఓవరాల్ డయాగ్రమ్ సిస్టం యొక్క మ్యాథమెటికల్ నమూనాను పాటించేలా అనుసంధానించబడి ఉంటుంది మీరు ఈ నిర్దిష్ట బ్లాక్ డయాగ్రమ్ ను చూసినట్లయితే మీరు U ను ఇన్పుట్గా మరియు Y ను అవుట్పుట్గా కలిగి ఉంటారు మరియు లోపల మీరు బ్లాక్ల సముదాయాన్ని కలిగి ఉంటారు మీరు వాటిని మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేసినప్పుడు మీకు పూర్తి సిస్టం మోడల్ లభిస్తుంది బ్లాక్ డయాగ్రమ్ లో మనము వివిధ క్వాంటిటీల యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లను ఉపయోగించాము అవి సిగ్నల్స్ లేదా ప్రాసెసింగ్ బ్లాక్స్ అయినప్పటికీ మనము సిస్టం మోడల్ను బ్లాక్ డయాగ్రమ్ లో సూచించడానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ను ఉపయోగిస్తాము బ్లాక్ డయాగ్రమ్ లో ఉపయోగించిన ఆపరేషన్లు సమ్మేషన్లు కావచ్చు లేదా గెయిన్ లేదా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ల లబ్దం కావచ్చు ఉదాహరణకు ఈ సందర్భంలో మీరు ఈ సింబల్ చూసినట్లయితే ఇది సమ్మేషన్లు కోసం ఇక్కడ వివిధ సిగ్నల్ లు కలుస్తాయి ఇక్కడ మీరు U ను పాజిటివ్ సిగ్నల్గా కలిగి ఉన్నారు మరియు Z నెగిటివ్ గా ఉంది కాబట్టి US Z మీరు అవుట్పుట్ గా చూసే V అవుతుంది మరియు తరువాత ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అంటే G మీరు కలిగి ఉంటారు ఆపై మీరు Y కలిగి ఉన్నారు కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన బ్లాక్ డయాగ్రమ్ లో వేర్వేరు అంశాలను చూడగలరు మరియు మనము బ్లాక్ డయాగ్రమ్ లో చూసే వివిధ భాగాలను ఒక్కొక్కటిగా చర్చిస్తాము మొదటగా సమ్మర్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సమ్మర్ అంటే వేరియబుల్స్ ను కలపడం మరియు తీసివేయడం కాబట్టి మీరు వేరియబుల్స్ ను కలపడం లేదా తీసివేయడం చేయాలి అనుకున్నప్పుడు మీరు వాటిని సమ్మర్ తో సూచిస్తారు లేదా మీరు దానిని సమ్మింగ్ జంక్షన్ అని కూడా పిలుస్తారు కావున మీరు ఈ ఫిగర్ ను చూసినట్లయితే మీరు కలిగి ఉన్న ఒక సమ్మింగ్ బ్లాక్ మీకు కనిపిస్తుంది అక్కడ మీకు పలు ఇన్పుట్ లు వస్తున్నాయి ఆపై మీకు ఒక ప్రత్యేకమైన అవుట్పుట్ Y ఉంది సమ్మర్ ఒక సర్కిల్ తో సూచిచబడుతుంది మీరు ఈ బొమ్మను చూసినట్లయితే అది ఒక సర్కిల్ ద్వారా సూచించబడినది మరియు దాని వైపుకు సూచించబడిన బాణాలు దానికి ఇన్పుట్స్ అవుతాయి వెలుపలకు సూచించబడిన ఒక బాణం సమ్మర్ యొక్క అవుట్పుట్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తే X1 X2 X3S లు ఇన్పుట్లు మరియు ప్రతి బాణంలో మీరు ఈ ప్లస్ లేదా మైనస్ గుర్తును ప్రదర్శించడాన్ని చూడగలరు ఇది మీరు సిగ్నల్ ను కలపాలి అనుకుంటున్నారా లేదా తీసివేయాలనుకుంటున్నారా అని సూచిస్తుంది మీరు ఈ ఫిగర్ ను చూస్తే మీకు రెండు ఇన్పుట్లు సమ్మేషన్గా మరియు ఒకటి సబ్ట్రాక్షన్ గా ఉన్నది కాబట్టి YsX1sX2s X3 అవుట్పుట్ వేరియబుల్ సర్కిల్ నుండి వెలుపలికి వెళ్లే ఒక బాణం వలె సూచించబడినది మరియు అది ఇన్కమింగ్ వేరియబుల్స్ యొక్క మొత్తానికి సమానం అని నిర్వచించబడినది కాబట్టి సమ్మర్ ను ప్రాథమికంగా వేరియబుల్స్ కలపడానికి లేదా తీసివేయడానికి ఉపయోగిస్తారు ఇప్పుడు గెయిన్ బ్లాక్ గురించి మాట్లాడుకుందాం ఒక వేరియబుల్ ను కాన్స్టెంట్ తో గుణించడం గెయిన్ బ్లాక్ ద్వారా సూచించబడుతుంది గెయిన్ యొక్క విలువపై ఎటువంటి పరిమితి లేదు కాబట్టి ఇది పాజిటివ్ గా లేదా నెగిటివ్ గా ఉండవచ్చు లేదా ఇది ఇతర కాన్స్టెంట్ లు మరియు సిస్టం పారామీటర్ ల యొక్క ఆల్జిబ్రిక్ ఫంక్షన్ కావచ్చు మీరు ఈ బ్లాక్ను చూస్తే A అనేది గెయిన్ బ్లాక్ కాబట్టి ఈ సందర్భంలో Ys AX మీరు A విలువ A 5 గా తీసుకొంటే అప్పుడు Ys 5X అవుతుంది అదే సమయంలో మీరు బ్లాక్ను ఆల్జిబ్రిక్ ఫంక్షన్ గా సూచించవచ్చు ఈ సందర్భంలో మనము ఈ గెయిన్ ను K M గా సూచించాము K మరియు M రెండు వేర్వేరు వేరియబుల్స్ కాబట్టి మీరు K మరియు M వేరియబుల్స్ ఉంచినట్లయితే మీరు ఈ బ్లాక్ నుండి పొందే మొత్తం గెయిన్ పొందుతారు అందువలన YsKMX అవుతుంది కావున గెయిన్ బ్లాక్ ప్రాథమికంగా సిగ్నల్ ఇన్పుట్ ను పెంచడానికి ఉపయోగిస్తారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గురించి మాట్లాడుదాం మనము ఇంతకు మునుపు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి చర్చిస్తున్నప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాన్సెప్ట్ కూడా చర్చించాము ఆ సమయంలో మనము చర్చించిన వాటిని తిరిగి గుర్తుకు తెచ్చుకుందాం ప్రారంభంలో నిల్వ చేయబడిన ఎనర్జీ లేని ఫిక్స్డ్ లీనియర్ సిస్టం యొక్క రూపాంతరం చెందిన అవుట్పుట్ YsHsU అవుతుంది ఇక్కడ H సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మరియు U లాప్లాస్ డొమైన్లో సూచించబడిన రూపాంతరం చెందిన ఇన్పుట్ ఇప్పుడు పెద్ద సిస్టం యొక్క భాగాలతో వ్యవహరించేటప్పుడు మనం సబ్ సిస్టం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లను ఉపయోగించవచ్చు కాబట్టి F అనేది సబ్ సిస్టం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇది ప్రాథమికంగా పెద్ద సిస్టం యొక్క భాగం మరియు X ఆ సబ్ సిస్టంకు ఇన్పుట్ అలాంటప్పుడు మధ్యంతర అవుట్పుట్ Ys FsX ఇప్పుడు మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు మీరు ఈ సమీకరణాన్ని బ్లాక్ డయాగ్రమ్ రూపంలో X ను ఆ బ్లాక్కు ఇన్పుట్ గా సూచిస్తారు F అనేది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మరియు Y అవుట్పుట్ కావున Ys FsX అవుతుంది ఇప్పుడు ఒకవేళ మనము ఫస్ట్ ఆర్డర్ సిస్టం కలిగి ఉంటే అప్పుడు ఆ సందర్భంలో ఫస్ట్ ఆర్డర్ సిస్టంను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా సూచించవచ్చు అందువలన ఫస్ట్ ఆర్డర్ సిస్టం కొరకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ FsAs 1అవుతుంది ఇది ఒక సాధారణ ఫస్ట్ ఆర్డర్ సిస్టం కొరకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుతుంది మరియు దీనిని బ్లాక్ డయాగ్రమ్ రూపంలో సూచించమని మిమ్మల్ని అడిగితే మీరు X ను బ్లాక్కు ఇన్పుట్గా ఇస్తారు బ్లాక్లో మీరు సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను కలిగి ఉంటారు అది As 1 మరియు Y అవుట్పుట్ అవుతుంది ఇప్పుడు ఇంటిగ్రేటర్ బ్లాక్ గురించి మాట్లాడుదాం మీరు గుర్తు తెచ్చుకుంటే మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి చర్చిస్తున్నప్పుడు ఇంటిగ్రేషన్ కు సంబంధించి చర్చించాము ఇక్కడ ఇంటిగ్రేటర్ బ్లాక్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను తెలుసుకోవడానికి ఈ విశ్లేషణలో మనము ఆ చర్చను ఉపయోగిస్తున్నాము ఆ సందర్భంలో మీరు x ను ఇన్పుట్గా మరియు అవుట్పుట్ y ను అవుట్పుట్ గా భావిస్తే yt y00txdλ అనేది ఇన్పుట్ ఫంక్షన్ x యొక్క ఇంటిగ్రేషన్ ను తెలుసుకోవడానికి ఉపయోగించబడిన డమ్మీ వేరియబుల్ ఇప్పుడు మీరు y ను 0 కి సమానంగా పరిగణించినట్లయితే అనగా మొదట్లో ఈ సిస్టంకు ఎటువంటి విలువ లేదు అనుకుంటే మీరు yt0txdλ అని వ్రాయవచ్చు ఇప్పుడు మీరు లాప్లాస్లోనికి మార్చితే Ys1sXs అవుతుంది దీనినే మనము మునుపటి లెక్చర్లలో ఇంటిగ్రల్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి చర్చించినప్పుడు చర్చించాము మనము Ys1sXs అని వ్రాయగలము మిమ్మల్ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను కనుగొనమని అడిగినప్పుడు మీరు YXను కనుగొనవలసి ఉంది కాబట్టి ఇంటిగ్రేటర్ విషయంలో YX1s అవుతుంది ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ డయాగ్రమ్ గీయమని అడిగినప్పుడు మీరు X ను బ్లాక్కు ఇన్పుట్గా వ్రాయగలరు బ్లాక్లో మీరు ఇంటిగ్రేటర్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కలిగి ఉంటారు లేదా ఇంటిగ్రేటర్కు సంబంధించిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్కు 1s కలిగి ఉంటారు ఇప్పుడు ఇక్కడ బ్లాక్లు బహుశా సిరీస్ కాంబినేషన్లో ఉండవచ్చు ఇప్పుడు బ్లాక్స్ సిరీస్ కలయికలో ఉన్నాయని మీరు చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటంటే ఆ బ్లాక్స్ లలో ఒక బ్లాక్ యొక్క అవుట్పుట్ మరొక బ్లాక్ కు ఇన్పుట్ గా వెళుతుంది అప్పుడు ఆ రెండు బ్లాక్స్ సిరీస్లో ఉన్నాయని మనము చూస్తాము మీరు చిత్రంలో X ను ట్రాన్స్ఫర్ ఫంక్షన్ F1 గా కలిగి ఉన్న బ్లాక్ కు ఇన్పుట్ గా చూడగలరు కాబట్టి V అనేది ఈ బ్లాక్ కు ఇంటర్మీడియట్ అవుట్పుట్ అవుతుంది ఈ అవుట్పుట్ నేరుగా F2 అనే మరొక బ్లాక్ కు ఇన్పుట్ గా వెళుతుంది మరియు చివరికి మీరు Y ను పొందుతారు కావున F1VX మరియు F2YVఅవుతుంది కాబట్టి మీరు ఈ రెండు సమీకరణాలను ఉపయోగిస్తే మరియు సింప్లిఫై చేస్తే YsXsF1sF2 అవుతుంది రెండు బ్లాక్లు సిరీస్లో ఉన్నప్పుడు మీరు రెండింటినీ కలిపి ఒకే సింగిల్ బ్లాక్ ద్వారా సూచించగలరు అప్పుడు ఆ బ్లాక్ F1sF2 అవుతుంది కాబట్టి సిరీస్ కలయిక విషయంలో మీరు ట్రాన్స్ఫర్ ఫంక్షన్లను గుణించి సిస్టం యొక్క తుది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను పొందవచ్చు ఇప్పుడు బ్లాక్స్ పారలల్ కలయికలో ఉంటే అనగా రెండు సిస్టంలు ఒకే ఇన్పుట్ కలిగి ఉండి మరియు వాటి అవుట్పుట్ లు సమ్మింగ్ జంక్షన్ ద్వారా కలపబడినప్పుడు అవి పారలల్ గా ఉన్నాయి అని చెప్పబడతాయి కాబట్టి మీరు ఈ చిత్రాన్ని ఇక్కడ చూస్తే F1s మరియు F2s రెండు సబ్ సిస్టంలు ఈ రెండు సబ్ సిస్టంల ట్రాన్స్ఫర్ ఫంక్షన్లు F1s మరియు F2s మరియు ఈ రెండు వ్యవస్థలకు ఒకే ఇన్పుట్ Xs ఇవ్వబడినది కాబట్టి మీరు అవుట్పుట్ YsV1 V2 గా పొందుతారు అలాంటప్పుడు మీరు కలిపితే మీకు Y X అనేది F1 F2 అవుతుంది ఇప్పుడు ఫీడ్ బ్యాక్ సిస్టం యొక్క బ్లాక్ డయాగ్రమ్ గురించి మాట్లాడుదాం ఇది ప్రాథమికంగా ఒక ఫీడ్ బ్యాక్ లూప్ కలిగి ఉన్న ఫీడ్ బ్యాక్ సిస్టం యొక్క బ్లాక్ డయాగ్రమ్ U ఇన్పుట్ మరియు Z ఫీడ్ బ్యాక్ లూప్ యొక్క అవుట్పుట్ కాబట్టి మీరు V ను Us Z గా చూడవచ్చు మరియు ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్లోకి Vగా వెళుతుంది మరియు మీరు Y ను అవుట్పుట్ గా పొందుతారు ఈ సందర్భంలో సిస్టంకు ఒక ఫీడ్బ్యాక్ లూప్ కూడా ఉంటుంది ఈ ప్రత్యేకమైన బ్లాక్ డయాగ్రమ్ లో మనకు ఉన్న వివిధ భాగాలు ఏమిటో చూద్దాము కాబట్టి సిస్టం యొక్క ఇన్పుట్ మరియు అవుట్పుట్ ల లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ U మరియు Y అవుతాయి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ G Y V ను ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటారు కాబట్టి G ను ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటారు అయితే H అనేది ఫీడ్ బ్యాక్ లూప్ కొరకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మీరు H Z Y గా కలిగి ఉంటారు అందువలన ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను ఫీడ్ బ్యాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటారు మీరు G H ను కలిపినప్పుడు మీకు ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనే మరో పదం వస్తుంది కాబట్టి ఫీడ్ బ్యాక్ సిస్టంను సూచించడానికి మనము తరచుగా ఉపయోగించే ముఖ్యమైన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లు ఈ మూడు ఇప్పుడు ఫార్వర్డ్ మరియు ఫీడ్బ్యాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పరంగా ఫీడ్బ్యాక్ సిస్టం యొక్క మోడల్ ఇచ్చినప్పుడు మనము పూర్తి క్లోజ్డ్ లూప్ సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను నిర్ణయించవచ్చు కాబట్టి క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను మనం నిర్ణయించగలమని చెప్పగలను క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇలా ఇవ్వబడుతుంది మొత్తం అవుట్పుట్ T అని అనుకుంటే మీరు T Y U అని వ్రాయవచ్చు కాబట్టి మనము ఈ మూడు సమీకరణాలు కలిగి ఉంటాము VsUs Zs YsGsVs ZsHsY మనము ఇప్పుడు ఈ మూడు సమీకరణాల సాయంతో V మరియు Z లను ఎలిమినేట్ చేస్తాము కాబట్టి మనం ఎలిమినేట్ చేసినప్పుడు మనకు Ys విలువ లభిస్తుంది Ys GsUs HsYs దీనిని అరేంజ్ చేసినప్పుడు మనకు క్రింది విధంగా వస్తుంది 1 GsHsYs GsU దీని నుండి క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ T Y U వస్తుంది TsG 1 GsH కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో మీరు చూసిన చిత్రంలో పూర్తి సిస్టంను తీసుకొని సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను చూస్తే ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ T అవుతుంది మీరు ఈ సిస్టంను ఫీడ్బ్యాక్ సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను అనగా G 1 GsH కలిగి ఉన్న సమానమైన సాధారణ బ్లాక్గా సూచించవచ్చు మరియు U ఇన్పుట్గా మరియు Y అవుట్పుట్గా కలిగి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో మనము మునుపటి చిత్రంలో సమ్మింగ్ జంక్షన్ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ సిగ్నల్ ని కలిగి ఉంటుందని గమనించవచ్చు కాబట్టి ఇక్కడ మనము నెగిటివ్ సిగ్నల్ను ఫీడ్బ్యాక్ సిగ్నల్గా కలిపాము పూర్తి ఫీడ్బ్యాక్ సిస్టం యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫామ్ ను కనుగొనడానికి ఇప్పుడు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అనే సిస్టం యొక్క మరొక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గురించి మాట్లాడుదాం సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ కూడా సిస్టంను రిప్రజెంట్ చేయడానికి ఉపయోగించే ప్రత్యామ్నాయ పద్ధతి ఇది లీనియర్ సిస్టం కొరకు మనము చర్చించిన బ్లాక్స్ సిగ్నల్స్ మరియు సమ్మింగ్ జంక్షన్ కలిగి ఉన్నటువంటి బ్లాక్ డయాగ్రమ్ లాగా కాదు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ విషయంలో మనం ఇలా చూస్తాము లీనియర్ సిస్టం కోసం సిస్టంను సూచించే బ్రాంచ్ లను మరియు సిగ్నల్స్ లను సూచించే నోడ్లను మాత్రమే చూస్తాము కాబట్టి ఒకవేళ మీరు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో మీరు బ్రాంచ్ ను చూస్తే G అనేది సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మరియు నోడ్ ఒక వృత్తం ద్వారా సూచించబడుతుంది ఇక్కడ X అనేది సిగ్నల్ అది ఇన్పుట్ లేక అవుట్పుట్ లేదా సిస్టం యొక్క ఇంటర్మీడియట్ సిగ్నల్ కావచ్చు ఇప్పుడు లైన్ ప్రక్కనే మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వ్రాస్తాము కావున ఇది సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మరియు సిగ్నల్ విషయంలో మవము నిర్దిష్ట నోడ్ దగ్గర ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను వ్రాస్తాము ఇప్పుడు మీరు క్రింద చూసే ఫిగర్ సిస్టంలు మరియు సిగ్నల్ ల పరస్పర సంబంధాన్ని సూచిస్తుంది ఇప్పుడు ఇక్కడ ప్రతి సిగ్నల్ దానిలోకి ప్రవహించే సిగ్నల్ ల మొత్తానికి సమానము కాబట్టి మీరు ఈ ఫిగర్ ను చూస్తే మరియు X విలువను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే X R1 G1 R2 G2 R3 G3 అవుతుంది ఇప్పుడు సిగ్నల్స్ విలువ C3 XG6 R1G1G6R2G2G6 R3G3G6 ఆందువల్ల ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ప్రాపర్టీ సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను మరింత తేలికగా కనుగొనడంలో సహాయపడుతుంది ఇప్పుడు సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను కనుగొనటానికి వెళ్లే ముందు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ను ఉపయోగించి సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను కనుగొనడానికి మనము ఉపయోగించే కొన్ని పదాలను అర్థం చేసుకుందాం మొదటిది లూప్ గెయిన్ లూప్ గెయిన్ అనేది ఒక నోడ్ వద్ద ప్రారంభమయ్యే మార్గాన్ని సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ మార్గాన్ని అనుసరించి వెళుతూ వేరే ఏ ఇతర నోడ్ ల గుంఢా ఒకటికంటే ఎక్కువ సార్లు వెళ్లకుండా తిరిగి అదే నోడ్ వద్దకు వచ్చే మార్గంలో వచ్చే అన్ని బ్రాంచ్ గెయిన్ ల లబ్దానికి సమానము అనగా మిమ్మల్ని లూప్ లను కనుగొనమని అడిగితే లూప్ లు అనేవి మీరు ఈ విధంగా ప్రయాణించేటప్పుడు మొదటి లూప్ చూస్తారు ఇది ఒక లూప్ ఇక్కడ మీరు ఒక నోడ్ నుండి ప్రారంభించి నోడ్లను ఒకటి కంటే ఎక్కువసార్లు గుర్తించకుండా తిరిగి అదే నోడ్కు వస్తారు కాబట్టి ఈ లూప్ యొక్క లూప్ గెయిన్ G2sH1s అవుతుంది అదేవిధంగా మనము ఇతర లూప్ లను కూడా కనుగొనవచ్చు అలాంటి ఒక లూప్ ఇది కాబట్టి ఇది G4sH2s అవుతుంది మరొక లూప్ ఇది కావచ్చు కాబట్టి ఇది G4sG5sH3s అవుతుంది అదేవిధంగా ఈ సెక్షన్ ను ఉపయోగించి మీరు కనుగొనగల మరొక లూప్ ఇది కాబట్టి ఇది G4sG6sH3s అవుతుంది కాబట్టి ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో మనకు నాలుగు ఇండిపెండెంట్ లూప్ లు ఉన్నాయని మీరు గ్రహించగలరు ఇప్పుడు ఫార్వర్డ్ పాత్ గెయిన్ గురించి మాట్లాడుదాం ఫార్వర్డ్ పాత్ గెయిన్ అంటే ఏమిటి ఫార్వర్డ్ పాత్ గెయిన్ అనేది ఇన్పుట్ నోడ్ నుండి సిగ్నల్ ఫ్లో మార్గంలో సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ యొక్క అవుట్పుట్ నోడ్ వరకు ప్రయాణించినప్పుడు ఆ మార్గంలో వచ్చే గెయిన్ ల లబ్దానికి సమానం కాబట్టి మీరు ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ను చూస్తే ఈ నిర్దిష్ట సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ కోసం రెండు ఫార్వర్డ్ పాత్ గెయిన్ లు ఉన్నాయి ఆ ఫార్వర్డ్ పాత్ లు ఏవి అటువంటి ఒక మార్గం మీరు చూస్తున్నటువంటి ఇన్పుట్ ను నేరుగా అవుట్పుట్ కు కనెక్ట్ చేస్తున్న మార్గం ఆ నిర్దిష్ట ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్ G1sG2sG3sG4sG5sG7 కాబట్టి ఇది నేరుగా వున్న ఒక మార్గం ఇంకొక మార్గం ఏమిటి ఇంకొక మార్గం G6 ద్వారా వెళ్ళే మార్గం కాబట్టి మీరు G1sG2sG3sG4sG6sG7 అని మరొక ఫార్వర్డ్ పాత్ గెయిన్ పొందుతారు కాబట్టి ఈ చిత్రంలో మనం చూసే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్కు సంబంధించి మీరు రెండు ఫార్వర్డ్ పాత్ గెయిన్ లను పొందుతారు తరువాతది నాన్ టచింగ్ లూప్ లను తెలుసుకోవడం నాన్ టచింగ్ లూప్లు అనేవి ఉమ్మడిగా నోడ్ లేని లూప్లు మీరు మునుపటి కేసును చూసినట్లయితే మనము 4 లూప్లు కనుగొన్నాము వాటిలో ఈ లూప్ ఇతర 3 లూప్లలో దేనితోను కనెక్ట్ అవని లూప్ అప్పుడు మనం మొదటి లూప్ అనగా G2sH1 ఇతర 3 లూప్లను టచ్ చేయని లూప్ అని వ్రాయగలము కావున ఆ ఇతర 3 లూప్లు G4sH2 లూప్ G4sG5sH3 లేదా లూప్ G4sG6sH3 కాబట్టి ఈ లూప్ ల కలయిక నాన్ టచింగ్ లూప్ల గెయిన్లు మీరు నాన్ టచింగ్ లూప్లను గుర్తించినప్పుడు మీరు ఒకేసారి రెండు లేదా ఒకేసారి మూడు లేదా నాలుగు తీసుకున్న నాన్ టచింగ్ లూప్ల నుండి నాన్ టచింగ్ లూప్ గెయిన్ లను సులభంగా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ నిర్దిష్ట చిత్రంలో లూప్ గెయిన్ G2 H1 మరియు లూప్ గెయిన్ G4 H2 యొక్క లబ్దం అనేది ఒకేసారి తీసుకున్న రెండు నాన్ టచింగ్ లూప్ల గెయిన్ అవుతుంది అదేవిధంగా మిగిలిన వాటికి కూడా మీరు వ్రాయవచ్చు కాబట్టి మొదట ఈ లూప్ మరియు ఈ లూప్ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా నాన్ టచింగ్ లూప్ గెయిన్ తీసుకుంటాము ఆ తర్వాత మనము ఈ లూప్ మరియు మరొక లూప్ను తీసుకొని లూప్ గెయిన్ తీసుకుంటాము మరియు మూడవదానికి మీరు ఈ లూప్ను మరియు ఈ లూప్ను తీసుకుంటారు కావున మీకు 3 సెట్లు నాన్ టచింగ్ లూప్ల గెయిన్లు ఉంటాయి ఇక్కడ మీరు ఒకేసారి రెండు తీసుకుంటారు ఒకవేళ ఇప్పుడు మీరు ఈ లూప్ మరియు ఈ లూప్ తీసుకుని లూప్ గెయిన్ ల లబ్దం తీసుకుంటే దీనిని నాన్ టచింగ్ లూప్ల గెయిన్ గా పరిగణించలేము ఎందుకంటే వాటికి నోడ్స్ కామన్ గా వున్నాయి మనము నాన్ టచింగ్ లూప్ గెయిన్ కోసం కామన్ గా నోడ్స్ కలిగి ఉండనటువంటి లూప్లను మాత్రమే పరిగణిస్తాము ఇప్పుడు మనము ఒకేసారి మూడు లూప్లను తీసుకో గల ఎటువంటి నాన్ టచింగ్ లూప్ గెయిన్లు లేవని గుర్తించగలము ఎందుకంటే కామన్ నోడ్లు లేని మూడు నాన్ టచింగ్ లూప్లను కనుగొనలేము కాబట్టి మనకు రెండు సెట్లు మాత్రమే ఉంటాయి రెండు నాన్ టచింగ్ లూప్ గెయిన్లు అంటే మనం ఒకేసారి రెండు లూప్లను తీసుకున్నప్పుడు మాత్రమే మనకు నాన్ టచింగ్ లూప్ గెయిన్లు ఉంటాయి ఇప్పుడు సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను తెలుసుకోవడానికి ముఖ్యమైన మాసన్ నియమం గురించి మాట్లాడుదాం సాధారణంగా బ్లాక్ డయాగ్రమ్ రిడక్షన్ చేయడానికి ప్రాథమిక సంబంధాలను వరుసగా అప్లై చేయడం ద్వారా సిస్టం ట్రాన్స్ఫర్ ఫంక్షన్కు చేరుకోవడం అవసరం బ్లాక్ డయాగ్రమ్ విషయంలో మనము ఇదే చూశాము అక్కడ మనము ప్రాథమిక సంబంధాలను వర్తింపచేసి సిస్టం యొక్క తుది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వద్దకు చేరుకున్నాము ఇప్పుడు మాసన్ నియమం సహాయంతో సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ను ఒక నిర్దిష్ట ట్రాన్స్ఫర్ ఫంక్షన్కు మార్చడానికి ఈ నియమాన్ని ఉపయోగించుకోవచ్చు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుట్పుట్కు ఇన్పుట్తో సంబంధం కలిగి ఉంటుంది మరియు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ను ట్రాన్స్ఫర్ ఫంక్షన్గా మార్చడానికి దీనికి ఒకే సూత్రం అవసరం మరియు ఈ ఫార్ములా సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ను గ్రాఫ్ నుండి ఒకే సమయంలో వ్రాయగల సమీకరణాలకు రిలేట్ చేసినప్పుడు S మాసన్ ద్వారా తీసుకోబడింది ఇప్పుడు మీరు పలు నాన్ టచింగ్ లూప్లను కలిగి ఉన్నప్పుడు సంక్లిష్టతను కలిగి ఉంటుంది కాబట్టి మీకు పెద్ద సంఖ్యలో నాన్ టచింగ్ లూప్లు ఉంటే ఫార్ములా యొక్క సంక్లిష్టత పెరుగుతుంది మాసన్ ఇచ్చిన సూత్రాన్ని చూసినప్పుడు ఇది మనకు అర్థం అవుతుంది సాధారణంగా చాలా సిస్టంలలో మనకు నాన్ టచింగ్ లూప్లు ఉండవు కాబట్టి ఆ విధంగా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను కనుగొనడం చాలా సులభం అవుతుంది సాధారణంగా మీకు నాన్ టచింగ్ లూప్ లేనప్పుడు లేదా కొన్ని నాన్ టచింగ్ లూప్లు మాత్రమే ఉన్నప్పుడు మీరు మాసన్ యొక్క ఫార్ములాను ఉపయోగించి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను సులభంగా కనుగొనవచ్చు కాబట్టి మాసన్ నియమం ఏమిటో చూద్దాం ఒకవేళ C అవుట్పుట్ మరియు R ఇన్పుట్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను CRగా సూచించవచ్చు దీనిని మాసన్ నియమం సహాయంతో కనుగొనవచ్చు GCRkTkk ఇక్కడ సమ్మేషన్ ను సూచిస్తుంది k ఫార్వర్డ్ పాత్ ల సంఖ్య Tk k వ ఫార్వర్డ్ పాత్ గెయిన్ 1 లూప్ గెయిన్లు ఒకేసారి రెండు తీసుకున్నప్పుడు నాన టచింగ్ లూప్ గెయిన్లు ఒకేసారి మూడు తీసుకున్నప్పుడు నాన్ టచింగ్ లూప్ గెయిన్లు ఒకేసారి నాలుగు తీసుకున్నప్పుడు నాన్ టచింగ్ లూప్ గెయిన్లు కాబట్టి మీకు ఇండివిడ్యువల్ లూప్లకు సంబంధించిన లూప్ గెయిన్లకు అలాగే మీరు ఒకే సమయంలో రెండు లేదా మూడు లేదా నాలుగు మొదలగు లూప్లను తీసుకున్నప్పుడు నాన్ టచింగ్ లూప్ గెయిన్లను ఇస్తుంది ఇప్పుడు k Δ లో kవ ఫార్వర్డ్ పాత్ తాకని లూప్ గెయిన్ టర్మ్స్ ఇక్కడితో మనము మన చర్చను ముగిస్తున్నాము మరియు తిరిగి రేపు మనము కొనసాగించుదాము ధన్యవాదాలు